ఇంతకు ముందు వీడియోలో మేము ఇంటిజర్స్ పై పాలినోమియల్ రింగ్ లను చూశాము లేదా ఒక వేరియబుల్పై పాలినోమియల్ రింగ్ లను చూసాము మరియు అది UFD అని చూపించాము వాస్తవానికి అదే నిరూపణతో R అనేది UFD అయితే పరిమిత సంఖ్యలో వేరియబుల్స్ కలిగిన R పై పాలినోమియల్ రింగ్ UFD అని కూడా మేము వ్యాఖ్యానించాము మేము కీలకమైన వాస్తవాలలో ప్రిమిటివ్ పాలినోమియల్ మరియు గాస్ లెమ్మా యొక్క భావనలు ఉపయోగించాము మరియు దానిని ఉపయోగించి మనం ఏదైనా రేషనల్ పాలినోమియల్ ని రేషనల్ నంబర్ మరియు ప్రిమిటివ్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాసాము మరియు ఇది ఇంటిజర్స్ పై ఇర్రెడ్యూసిబులిటీ మరియు రేషనల్స్ పై ఇర్రెడ్యూసిబులిటీను పోల్చడానికి మనకు అవకాశం కల్పించింది ZX ఒక UFD అని చెప్పే ముఖ్యమైన సిద్ధాంతంతో మేము ముగించాము ఈ రోజు నేను ఆ భావన లను ఉపయోగించి ఇంటిజర్స్ పై మరియు రేషనల్స్ పైన పాలినోమియల్ లు ఇర్రెడ్యూసిబులిటీ అనే ఒక చాలా ముఖ్యమైన ప్రమాణాన్ని నిరూపిస్తాను దీనిని ఐసెన్స్టీన్ క్రైటీరియన్ అని పిలుస్తారు ఇచ్చిన పాలినోమియల్ ఇర్రెడ్యూసిబులా కాదా అని పరిశీలన చేయడానికి ఇది చాలా ఉపయోగకరమైన పద్ధతి ఇది ఎల్లప్పుడూ పనిచేయదు కానీ ఇది తరచూ పనిచేస్తుంది మరియు ఇక్కడ ఇర్రెడ్యూసిబులిటీ ని నిర్ధారించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను మొదట క్రైటీరియన్ను వ్రాస్తూ కొనసాగిస్తాను f ఒక రేషనల్ ఇంటిజర్ పాలినోమియల్ అనుకుందాం f ను a nXn a n 1 Xn 1 a 1 Xa 0 లాగా వ్రాద్దాము ఇది ఇంటిజర్ పాలినోమియల్ అయినందున f యొక్క కొయెఫిషియంట్స్ ఇంటిజర్స్ అని మనకు తెలుసు ఇప్పుడు Z లో ఒక ప్రైమ్ ఇంటిజర్ ఉందని అనుకుందాం అంటే ఈ క్రింది షరతులను సంతృప్తిపరిచేలా Z లో ఒక ప్రైమ్ నంబర్ p ఉంది అనుకుందాం p భాగిస్తుంది లేదా భాగించదు మొదట p అనేది anను భాగించదని చెప్తాను నేను ఈ విధంగా ఒక పాలినోమియల్ ను వ్రాసేటప్పుడు నేను లీడింగ్ కోయెఫిషియంట్ ని నాన్ జీరో అని అనుకుంటాను ఎందుకంటే మనం అతిపెద్ద డిగ్రీతో ప్రారంభిస్తాము కాబట్టి n అనేది 0 కాదు p అనేది anని భాగించదని p అనేది a n 1 a0వరకు భాగిస్తుంది మరియు p2 అనేది a0 ను భాగించదు అని అనుకుందాం ఇది మన ఊహ p అనేది anని భాగించదు p అనేది a n 1 a0 ను భాగిస్తుంది మరియు p2 అనేది a0 ను భాగించదు కాబట్టి గుర్తుంచుకోండి ఈ రెండు షరతులు ఇప్పటకే n పాసిటివ్ అని సూచిస్తున్నాయి f నాన్ కాన్స్టాంట్ పాలినోమియల్ అని గుర్తుంచుకోండి మేము p అనేది anని భాగించదు అని p అనేది a0ని భాగిస్తుందని అంటున్నాము అంటే an మరియు a0 రెండూ వేర్వేరుగా ఉంటాయి f యొక్క డిగ్రీ కనీసం 1 ఉంటుంది కాబట్టి ఇది నాన్ కాన్స్టాంట్ పాలినోమియల్ ఇలా జరిగితే మనం ఏమని నిర్ధారిస్తాము QX లో f ఇర్రెడ్యూసిబుల్ అని మనం వెంటనే చెప్పగలం అప్పుడు f అనేది QX లో ఇర్రెడ్యూసిబుల్ అనేది ఐసెన్స్టీన్ క్రైటీరియన్ యొక్క నిర్ధారణ మరియు f అనేది ZX లో ఇర్రెడ్యూసిబుల్ కాదు అయితే f కూడా ప్రిమిటివ్ అని మనకు తెలిస్తే అప్పుడు f అనేది ZX లో కూడా ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఇది నిరూపించడానికి ఒక మంచి ప్రమాణం ఇది గత కొన్ని వీడియోలలో మేము చర్చించిన అన్ని భావాలను ఉపయోగిస్తుంది మరియు ఇది మనకు చాలా ఉపయోగకరమైన క్రైటీరియా ను ఇస్తుంది పాలినోమియల్ యొక్క కొయెఫిషియంట్లకు సంబంధించి కొన్ని షరతులను సంతృప్తిపరిచే ఒక ప్రైమ్ నంబర్ ఉంటే ఇది QX లో ఇర్రెడ్యూసిబుల్ అని మనము వెంటనే చెప్పవచ్చు ఇది ZX లో ఇర్రెడ్యూసిబుల్ అని మేము సాధారణంగా నిర్ధారించలేము కానీ అది ప్రిమిటివ్ అయితే అది ZX లో ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది నేను దీనిని నిరూపించే ముందు కొన్ని ఉదాహరణలు ఇవ్వబోతున్నాను ఉదాహరణకు మీరు x3 5x210x15తీసుకుంటే దీనిని ఇంటిజర్స్ పైన పాలినోమియల్ రింగ్లో తీసుకుందాం ఇది ఒక ఇంటిజర్ పాలినోమియల్ అప్పుడు p5 ఐసెన్స్టీన్ క్రైటీరియన్ యొక్క హైపోథీసిస్ ను సంతృప్తిపరుస్తుంది మనం ఇలాంటివి ఇంకొన్ని కూడా రాయవచ్చు f 2x3 5x2 10x15గా వ్రాస్తాను ఇది ఐసెన్స్టీన్ క్రైటీరియన్ యొక్క హైపోథీసిస్ ను సంతృప్తిపరుస్తుంది ఎందుకంటే 5 అనేది 2 ను భాగించదు ఇక్కడ a3 2 a2 5 a1 10 a0 15 కాబట్టి 5 అనేది 2 ను భాగించదు 5 అనేది 5 ను భాగిస్తుంది 5 అనేది 10 ను భాగిస్తుంది 5 అనేది 15 ను భాగిస్తుంది మరియు 52 అంటే 25 అనేది 15 ను భాగించదు QX లో f ఇర్రెడ్యూసిబుల్ అని మేము నిర్ధారించాము ఇది ఐసెన్స్టీన్ క్రైటీరియన్ యొక్క క్లుప్త వివరణ f కూడా ప్రిమిటివ్ అలా ఎందుకు ఎందుకంటే గుర్తుంచుకోండి ఒక ప్రిమిటివ్ పాలినోమియల్ అనేది పాసిటివ్ లీడింగ్ కోయెఫిషియంట్ కలిగిన పాసిటివ్ డిగ్రీ పాలినోమియల్ మరియు దీని యొక్క అన్నీ గుణకాల యొక్క జిసిడి 1 ఇక్కడ కొయెఫిషియంట్స్ 2 5 10 15 ల యొక్క జిసిడి 1 ఈ కొయెఫిషియంట్స్ అన్నింటినీ భాగించే సంఖ్య ఏదీ 1 కంటే ఎక్కువ లేదు కాబట్టి f ప్రిమిటివ్ అందువల్ల f కూడా ZX లో ఇర్రెడ్యూసిబుల్ ఇది చాలా ఉపయోగకరమైన ప్రమాణం పాలినోమియల్స్ యొక్క ఇర్రెడ్యూసిబులిటీ ని నిర్ధారించటం సాధారణంగా చాలా కష్టం ఈ సందర్భంలో మనం ఇది ఇర్రెడ్యూసిబుల్ అని ఇప్పటికే తేల్చిచెప్పాము అదేవిధంగా మనం ఉదాహరణకు f ను 12x6 10x550x4 10x60 అని తీసుకుందాం నేను ఏదో ఒక పాలినోమియల్ ని వ్రాస్తున్నాను మళ్ళీ p 5 దీనిని సంతృప్తిపరుస్తుంది ఇది ఎందుకు పనిచేస్తుంది ఎందుకంటే మీరు 5 ను పరిశీలిస్తే అది లీడింగ్ కోయెఫిషియంట్ కాకుండా మిగతా అన్ని కొయెఫిషియంట్స్లను భాగిస్తుంది p లీడింగ్ కోయెఫిషియంట్ 12 ను భాగించదు కానీ p అనేది 10 ను భాగిస్తుంది 5 ను10 ను భాగిస్తుంది 5 అనేది 50 ను భాగిస్తుంది 5 అనేది 10 ను భాగిస్తుంది 5 అనేది 60 ను భాగిస్తుంది 5 అనేది 12 ను భాగించదు మరియు 25 అనేది 60 ను భాగించదు కాబట్టి QX లో f ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఇది సరిగ్గా ఉంది అది ఐసెన్స్టీన్ క్రైటీరియన్ యొక్క తక్షణ ముగింపు ZX యొక్క సంగతి ఏమిటి దాని కోసం మీరు అది ప్రిమిటివ్ పాలినోమియలా కాదా అని అడగాలి f ప్రిమిటివా ఇది ప్రిమిటివ్ కాదు ఎందుకంటే f ను 2 రెట్లుగా వ్రాయవచ్చు మీరు f ను 26x6 5x525x4 5x30 గా వ్రాయవచ్చు ఇది ప్రిమిటివ్ కాదు ఎందుకంటే కంటెంట్ 1 కాదు f యొక్క కంటెంట్ 1 కాదు 2 కావున f ప్రిమిటివ్ కాదు అంటే f ZX లో ఇర్రెడ్యూసిబుల్ కాదు అని మనకు స్పష్టంగా తెలుస్తుందిఇది మీకు కారకాన్ని ఇస్తుంది 2 అనేది ZX లో ఇర్రెడ్యూసిబుల్ఎలిమెంట్ అవుతుంది f ని 2g గా వాయవచ్చు ఇక్కడ g ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి f ను రెండు ఇర్రెడ్యూసిబుల్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయవచ్చు అంటే అది ఇర్రెడ్యూసిబుల్ కాదు అయితే ఇది QX లో చెల్లుబాటు అయ్యే ఫ్యాక్టరైజేషన్ కాదు ఎందుకంటే 2 QX లో ఒక యూనిట్ ఇది రెండు ప్రాపర్ ఇర్రెడ్యూసిబుల్ డివైజర్ లకు చెల్లుబాటు అయ్యే ఫ్యాక్టర్ కాదు అయితే ZX లో ఇది సాధ్యమవుతుంది f QX లో ఇర్రెడ్యూసిబుల్ కానీ ZX లో ఇర్రెడ్యూసిబుల్ కాదు కాబట్టి ఇది QX లో ఇర్రెడ్యూసిబుల్ అయి ZX లో ఇర్రెడ్యూసిబుల్ కాని ఒక ఇంటిజర్ పాలినోమియల్ యొక్క ఉదాహరణను ఇస్తుంది ఇప్పుడు ఈ ఉదాహరణల తరువాత నేను ఐసెన్స్టీన్ క్రైటీరియన్ ను వెంటనే నిరూపించబోతున్నాను గత కొన్ని వీడియోలలో మేము అభివృద్ధి చేసిన సిద్ధాంతాన్ని ఉపయోగించి నిరూపించడం అంత కష్టం కాదు ఇప్పుడు దానిని చూపించడం కష్టం కాదు ఇప్పుడు ఐసెన్స్టీన్ క్రైటీరియన్ ని నిరూపిద్దాము మనం చేయబోయేది ఏంటంటే నేచురల్ రింగ్ హోమోమార్ఫిజం తీసుకుందాము p ZX ZpZ X ఈ రింగ్ హోమోమార్ఫిజం అంటే ఏమిటో గుర్తుతెచ్చుకోండి ఇది ఒక పోలినోమియల్ ను తీసుకుని దాని కోయెఫిషియంట్లను mod p రెసిడ్యూ ద్వారా మారుస్తుంది మనకు p అనే ఒక స్థిరమైన విలువ ఇచ్చినట్లయితే ఈ p అనేది pలో ఉన్న స్థిరమైన p ఐసెన్స్టీన్ క్రైటీరియన్ యొక్క స్టేట్మెంట్ లో p అనేది ఒక ప్రైమ్ నంబర్ f లోని లీడింగ్ కోయెఫిషియంట్ ని తప్ప అన్ని కోయెఫిషియంట్లను ఆ ప్రైమ్ ఇంటిజర్ భాగిస్తుంది మరియు p2 దానిని భాగించదు కాబట్టి దాని కోసం మేము దీనిని తీసుకుంటాము ఇప్పుడు నేను ఇప్పుడు ఒక సులభమైన వాదన చేయబోతున్నాను f రెడ్యూసిబుల్ అయితే గుర్తుంచుకోండి QX లో f ఇర్రెడ్యూసిబుల్ అని చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఒకవేళ అది కాకపోతే అంటే QX లో f రెడ్యూసిబుల్ అయితే అది ZX లో రెడ్యూసిబుల్ అవుతుంది మొదట నేను ఈ వాదన ను నిరూపిస్తాను మునుపటి వీడియోలో ZX ఒక UFD అని మేము నిరూపించినప్పుడు మేము నిరూపించిన ఫలితాలలో ఒకటి ZX లో f నాన్ కాన్స్టాంట్ ఇర్రెడ్యూసిబుల్ పాలినోమియల్ అయితే అంటే అది ఇంటిజర్ పాలినోమియల్ మరియు ZX లో అది ఇర్రెడ్యూసిబుల్ మరియు ఇది పాసిటివ్ డిగ్రీని కలిగి ఉంటుంది అప్పుడు అది QX లో కూడా ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఈ సందర్భంలో f అనేది నాన్ కాన్స్టాంట్ పాలినోమియల్ కాబట్టి f అనేది ZX లో ఇర్రెడ్యూసిబుల్ అయితే అది QX లో ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఈ వాదన ఇప్పటికే నిరూపించబడింది కానీ నేను మీకు సరైన నిరూపణ ఇవ్వబోతున్నాను తద్వారా ఇది మీకు మరింత స్పష్టంగా తెలుస్తుంది మునుపటి వాదన స్పష్టంగా లేనప్పటికీ మీరు దీన్ని అనుసరించవచ్చు ఈ ప్రవచనానికి ఇది మరింత సరైన వాదన QX లో f రెడ్యూసిబుల్ అయితే అది ZX లో రెడ్యూసిబుల్ అవుతుంది f ను gh గా వ్రాయండి ఇక్కడ g మరియు h QX లో ఉన్నాయి రెడ్యూసిబుల్ అంటే ఏమిటో గుర్తుతెచ్చుకోండి దానిని QX లో పాసిటివ్ డిగ్రీ కలిగిన రెండు పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయవచ్చు కాబట్టి g మరియు h రెండూ కాన్స్టాంట్స్ కావు మరియు f ని ఇలా వ్రాయవచ్చు ఇప్పుడు మనము ఇంతకుముందు చేసిన ప్రతిపాదన వల్ల ప్రతి రేషనల్ పాలినోమియల్ ని దాని కంటెంట్ మరియు ప్రిమిటివ్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయవచ్చు అదేవిధంగా g ను cg0 అని వ్రాయవచ్చు h ను dh0 అని వ్రాయవచ్చు ఇప్పుడు మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ప్రతి రేషనల్ పాలినోమియల్ని రేషనల్ నంబర్ గా వ్రాయవచ్చు c d లు Q లో ఉంటాయి మరియు g0 మరియు h0 లు ప్రిమిటివ్ కాబట్టి నేను gh ను వరుసగా cg0 మరియు dh0 గా వ్రాస్తున్నాను కాబట్టి మనకు ఇలా ఉంది ఇప్పుడు గుర్తుంచుకోండి g0 మరియు h0 లు ప్రిమిటివ్ కాబట్టి g0h0 ప్రిమిటివ్ గాస్ లెమ్మా ప్రకారం వాటి లబ్దం ప్రిమిటివ్ మరియు f ని cd g0h0అని వ్రాయవచ్చు ఇది f ని దాని కంటెంట్ మరియు ప్రీమిటివ్ పాలినోమియల్ ల లబ్దం గా రాయడం అనేది f యొక్క ఏకైక వ్యక్తీకరణ అయి ఉండాలి f యొక్క కంటెంట్ cd కానీ f ఇంటిజర్ పాలినోమియల్ అని ఇవ్వబడింది అని గుర్తుంచుకోండి ఐసెన్స్టీన్ క్రైటీరియన్ లో f ఒక ఇంటిజర్ పాలినోమియల్ దీని అర్థం cd అనేది Z లో ఉంది ఎందుకంటే ఒక ఇంటిజర్ పాలినోమియల్ కి కంటెంట్ ఒక ఇంటిజర్ అవుతుంది కంటెంట్ అనేది దాని కోయెఫిషియంట్ల యొక్క జిసిడి cd అనేది Z లో ఉంది అంటే దానర్థం f ను g0h0 అని వ్రాయవచ్చు మరియు గుర్తుంచుకోండి g0h0 ప్రిమిటివ్ అంటే నిర్వచనం ప్రకారం అవి ZX లో ఉన్నాయి అవి ZX లో ఉన్నాయి అంటే ఇక్కడ f కి ఒక ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది c మరియు d కాన్స్టెంట్స్ కాబట్టి g0 మరియు h0 యొక్క డిగ్రీ g మరియు h యొక్క డిగ్రీకి సమానం అని గుర్తుంచుకోండి మీరు g ని cg0 గా వ్రాసినప్పుడు g మరియు g0 ఒకే డిగ్రీని కలిగి ఉంటాయి ఇది ZXలో f యొక్క ఫ్యాక్టరైజేషన్ మనము QX లోని ఫ్యాక్టరైజేషన్ తో ప్రారంభించినట్లయితే g మరియు h ఇంటిజర్ పాలినోమియల్ లు కాకపోవచ్చు అవి రేషనల్ పాలినోమియల్ మాత్రమే అయి ఉండవచ్చు కానీ వాటిని వాటి కంటెంట్ లు మరియు ప్రిమిటివ్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయడం ద్వారా మరియు కంటెంట్ ల లబ్దం ఒక ఇంటిజర్ అని గమనించడం ద్వారా మనము దీనిని వ్రాయవచ్చు వాస్తవానికి f cd g0h0కి సమానం f అనేది g0h0 కు సమానమని నేను చెప్పకూడదు ఇది cdg0h0 కి సమానం ఇది ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఇది తక్కువ డిగ్రీ పోలినోమియల్ ల లబ్దం లోకి కారణాంకం అందువల్ల f అనేది ZX లో ఇర్రెడ్యూసిబుల్ కాదు అంటే ZX లో రెడ్యూసిబుల్ ఇప్పుడు నేను ఐసెన్స్టీన్ క్రైటీరియన్ యొక్క నిరూపణను చూస్తాను ఐసెన్స్టీన్ క్రైటీరియన్ యొక్క సారాంశం తప్పు అయితే QX లో f రెడ్యూసిబుల్ అవుతుంది పై వాదన ద్వారా f అనేది ZX లో కూడా రెడ్యూసిబుల్ అవుతుంది ఇప్పుడు వాదన ఏంటంటే f అనేది QX లో రెడ్యూసిబుల్ పాలినోమియల్ అయితే ZX లో రెడ్యూసిబుల్ అవుతుంది కాబట్టి ZX లో రెడ్యూసిబుల్ అవుతుంది నేను ఇప్పుడు f ను g h గా వ్రాస్తాను ఇక్కడ g మరియు h లు ZX లో ఉంటాయి ఇప్పుడు f యొక్క ఇమేజ్ p ZX ZpZ X అనే ప్రమేయము ద్వారా గమనించండి కాబట్టి మనకు p p అని ఉంది ఎందుకంటే ఇక్కడ fgh లు ఉన్నాయి మరియు f gh కాబట్టి p అనేది రింగ్ హోమోమార్ఫిజం కాబట్టిp p pp ఇప్పుడు p అంటే ఏమిటి f గుర్తుంచుకోండి నేను f ను a nXn a n 1 Xn 1 a 1 Xa 0అని వ్రాసాను ఎందుకంటే p అనేది రింగ్ హోమోమార్ఫిజం దీని అర్థం p యొక్క నిర్వచనం ద్వారా ఇదిa nXn a n 1 Xn 1 a 1 Xa 0 ఇదే p చేసే పని p ఒక పా లినోమియల్ ని తీసుకుంటుంది మరియు దాని కొయెఫిషియంట్లను మారుస్తుంది కానీ ఇది X ని మార్చదు ఇది దీనికి సమానం గుర్తుంచుకోండి a n 1 0 a 1 0 a 0 0 కాబట్టిa nXn మాత్రమే మిగులుతుంది ఎందుకు అలా ఎందుకంటే గుర్తుంచుకోండి p అనేది a n 1ను భాగిస్తుంది p అనేది a n 2 ను భాగిస్తుంది మరియు p అనేది a 1ను p అనేది a 0 ను భాగిస్తుంది ఇది హైపోథీసిస్ కాబట్టి మనకు ఇది ఉంది మరియు p అనేది a nను భాగించదు అనగా a n0 కాదు కాబట్టి a nXn అనేది నాన్ జీరో పాలినోమియల్ p వాస్తవానికి కేవలం a nXn కానీ pppఅని గుర్తుతెచ్చుకోండి కాబట్టి pp a nXn ఇప్పుడు Z mod p ZX లో మనకు రెండు పాలినోమియల్ లు ఉన్నాయి మరియు వాటి లబ్దం ఇది ఇప్పుడు Z mod p ZX అనేది ఒక ఫీల్డ్ పైన పాలినోమియల్ రింగ్ కాబట్టి అది ఒక UFD అని గుర్తుంచుకోండివాస్తవానికి ఇది PID కూడా కానీ మనకు ఇప్పుడు అవసరం లేదు కానీ మనకు UFD మాత్రమే కావాలి ఎందుకంటే Z mod p ZX ఒక ఫీల్డ్ ఇది UFD కాబట్టి UFD పై ఏదైనా పాలినోమియల్ రింగ్ UFD అవుతుంది కాబట్టి ఇది UFD మరియు మీకు ఇలాంటి మోనోమియల్ యొక్క ఫ్యాక్టరైజేషన్ ఉంది ఇది ఒకే ఒక మోనోమియల్ కాబట్టి p p తప్పనిసరిగా మోనోమియల్స్ అవ్వాలి అది ఏమి కావచ్చు మీకు ఒక పాలినోమియల్ మరియు మరొక పాలినోమియల్ ల లబ్దం ఉంది కాబట్టి మీకు ppఅని ఉంది మరియు ఇది a nXn కి సమానం a nఅనేది ఒక కాన్స్టెంట్ ఇది Z mod p ZX అనే రింగ్ లో ఉంటుంది అవి ఎలా ఉంటాయి అవి ఏదో ఒక కొయెఫిషియంట్ లా ఉండవచ్చు bixi cjxj లాగా ఉండవచ్చు మరియు ij n అవుతుంది మరియు bi cj లు Z mod p ZX లో ఉన్నాయి ఇది మాత్రమే మనకు సాధ్యమయ్యే ఫ్యాక్టరైజేషన్ కాన్స్టెంట్ మరియు Xn ల లబ్ద రూపం లో ఉన్న ఒక మోనోమియల్ యొక్క ఏకైక ఫ్యాక్టర్ ఇది ఎందుకంటే ఒకవేళ ఇతర ఫ్యాక్టర్లు ఉంటే ఉదాహరణకు pలో రెండు పదాలు ఉంటే అప్పుడు దాని లబ్దం లో కూడా మీకు రెండు పదాలు ఉంటాయి ఇక్కడ వేర్వేరు డిగ్రీలు కలిగిన రెండు పదాలు ఉంటాయి కాగా ఇక్కడ ఒకే మోనోమియల్ ఉంది మరో మాటలో చెప్పాలంటే anXn యొక్క ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్లు ఏమిటి దీనికి ఒకే ఒక ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఉంటుంది అది X మాత్రమే Xn కి ఒకే ఒక ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఉంది మీరు దీన్ని X X X అని n సార్లు వ్రాయవచ్చు anXnకి వేరొక ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ లేదు ఒకే ఒక కారకం ఉంది అంటే anXn యొక్క డివైజర్ X యొక్క పవర్ గా ఉండాలి మనం కొయెఫిషియంట్లను పట్టించుకోము కానీ అక్కడ కొన్ని కొయెఫిషియంట్లు అయితే ఉంటాయి కాబట్టి ఇది bixi cjxj ఇప్పుడు దీని అర్థం ఏమిటి p bixi p cjxj మీరు cjఅని కూడా వ్రాయవచ్చు ఇప్పుడు g ఏమిటో గుర్తుతెచ్చుకోండి f అనేది g h అని గుర్తుంచుకోండి g అనేది ZX లో ఒక పాలినోమియల్ h అనేది అనేది ZX లో ఒక పాలినోమియల్ మీరు మాడ్యులో p తీసుకుంటే xi మాత్రమే మిగులుతుంది అందువల్ల g యొక్క స్థిరాంక పదం 0 అని మేము నిర్ధారించగలము అదేవిధంగా h యొక్క స్థిరాంక పదం 0 ఎందుకు ఇలా ఉంది క్షమించండి ఇది 0 కాదు ఎందుకంటేp యొక్క కాన్స్టాంట్ 0 అని p యొక్క స్థిర పదం 0 అని నేను చెప్పలేను నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే g యొక్క స్థిర పదం p చేత భాగించబడుతుంది అదేవిధంగా h యొక్క స్థిర పదం p చేత భాగించబడుతుంది కాబట్టి మీకు ఒక పాలినోమియల్ ఉంటే మీరు దానికి మాడ్యులో p తీసుకుంటే దాని యొక్క స్థిర పదము అదృశ్యమవుతుంది ఎందుకంటే pఅంటే bixi కి సమానం మరియు ij పాజిటివ్ అని నేను చెప్పాలి ఎందుకంటే ఇది ఒక రేషనల్ పాలినోమియల్ నుంచి వచ్చిన ఫ్యాక్టరైజేషన్ కాబట్టి మీకు పాజిటివ్ డిగ్రీ కలిగిన రెండు పోలినోమియల్ లు ఉన్నాయి మీరు మాడ్యులో p తీసుకున్నప్పుడు స్థిర పదం పోతుంది ఎందుకంటే xi పదం మాత్రమే మిగిలి ఉంటుంది g యొక్క స్థిర పదం పోతుంది అంటే అది Z mod p Z లో 0 అవుతుంది అంటే ఇది Z లో p తో భాగించబడుతుంది అదేవిధంగా h యొక్క స్థిర పదం Z mod p Z లో 0 అవుతుంది అంటే ఇది Z లో p ద్వారా భాగించబడుతుంది g యొక్క స్థిర పదం p ద్వారా భాగించబడితే మరియు h యొక్క స్థిర పదం కూడా p ద్వారా భాగించబడితే f యొక్క స్థిర పదం g యొక్క స్థిర పదం మరియు h యొక్క స్థిర పదానికి సమానం మీరు రెండు పోలినోమియల్లు g మరియు h ను గుణించినప్పుడు దాని లబ్దం లో స్థిర పదం అంటే అది కేవలం g యొక్క స్థిర పదం మరియు h యొక్క స్థిర పదం ల లబ్దం లబ్దము యొక్క స్థిర పదము రావడానికి స్థిర పదాలను గుణించాలి కాబట్టి f యొక్క స్థిర పదం g యొక్క స్థిర పదం మరియు h యొక్క స్థిర పదం ల లబ్దము ఇది p ద్వారా భాగించబడుతుంది అందువల్ల f యొక్క స్థిర పదం p2 ద్వారా భాగించబడుతుంది ఎందుకంటే ఇది pమరియు ఒక పదం యొక్క లబ్దం అంటే మొత్తం పదం p2మరియు ఏదో ఒక పదం లబ్దం కాబట్టి ఇది p2 ద్వారా భాగించబడుతుంది అయితే ఇది p a0 ను భాగించదు అనే హైపోథీసిస్ ను ఉల్లంఘిస్తుంది లేదా దానిని వ్యతిరేకిస్తుంది కాబట్టినేను p అనేది an 1 ను భాగిస్తుందని అనుకోవటమే కాదు మరియు p అనేది a0ను భాగించదని కూడా నేను అనుకుంటున్నాను ఇప్పుడు అది వైరుధ్యాన్ని ఇస్తుంది ఇది QX లో f ఇర్రెడ్యూసిబుల్ అని రుజువు చేస్తుంది ఇప్పుడు ఇది ఐసెన్స్టీన్ క్రైటీరియన్ యొక్క మొదటి స్టేట్మెంట్ ను రుజువు చేస్తుంది f అనేది QX లో ఇర్రెడ్యూసిబుల్ మరియు ప్రిమిటివ్ అయితే f ని ZX లో ఇర్రెడ్యూసిబుల్ అని మేము ఇప్పుడు చూపించాలనుకుంటున్నాము కాబట్టి f కూడా ప్రిమిటివ్ అని అనుకుందాం ఒకవేళ f అనేది ZX లో ఇర్రెడ్యూసిబుల్ కాకపోతే అంటే f అనేది ZX లో రెడ్యూసిబుల్ అయితే అప్పుడు f ను c మరియు f0 ల లబ్దం గా వ్రాయవచ్చు ఇక్కడ c Z లో ఉంటుంది మరియు f0ఇర్రెడ్యూసిబుల్ లేదా f0 ZX లో మరొక పాలినోమియల్ అవుతుంది మరో మాటలో చెప్పాలంటే f ని రెండు నాన్ కాన్స్టెంట్ ఇంటిజర్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయలేము నేను చెబుతున్నది ఏమిటంటే నేను f ను c మరియు f0ల లబ్దం గా వ్రాస్తున్నాను ఇక్కడ c అనేది Z లో ఉంది మరియు f0 అనేది ZX లో ఉంది ఎందుకంటే f ని రెండు నాన్ కాన్స్టాంట్ ఇంటిజర్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయలేము అది ఎందుకు ఒకవేళ f ని రెండు నాన్ కాన్స్టాంట్ ఇంటిజర్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయగలిగితే దానిని రెండు నాన్ కాన్స్టాంట్ రేషనల్ పాలినోమియల్ ల లబ్దం గా కూడా వ్రాయవచ్చు ఎందుకంటే ఏ ఇంటిజర్ పాలినోమియల్ అయినా రేషనల్ పాలినోమియల్ అవుతుంది QX లో f ఇర్రెడ్యూసిబుల్ అని అనుకున్నాము లేదా మనము ఇప్పటికే నిరూపించాము కాబట్టి f ను రెండు పాజిటివ్ డిగ్రీ కలిగిన రేషనల్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయలేము ఒకవేళ అది ZX లో ఇర్రెడ్యూసిబుల్ కాకపోతే అప్పుడు f కి ఒకే ఒక కారకం సాధ్యమవుతుంది అదేంటంటే ఒక f ని ఒక ఇంటిజర్ మరియు ఇంటిజర్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయవచ్చు అయితే c కూడా యూనిట్ కాదు కాబట్టి మనకు f cf0అని ఉంది c 1 కి సమానం కాదు లేదా c 1 కి సమానం కాదు ఎందుకంటే ఇది ఇర్రెడ్యూసిబుల్ కారణాంకం కాబట్టి దీనిని రెండు నాన్ యూనిట్ల లబ్దం గా వ్రాయవచ్చు కాబట్టి c మరియు f0 యూనిట్లు కావు ఇదే ఇర్రెడ్యూసిబుల్ కాకపోవటం అంటే దీనిని రెండు నాన్ యూనిట్ల లబ్దం గా వ్రాయవచ్చు f అనేది cf0 c అనేది 1 కాదు మరియు 1 కాదు అంటే c అనేది f యొక్క అన్ని కొయెఫిషియంట్లను భాగిస్తుంది అని స్పష్టమవుతుంది ఎందుకంటే f అనేది cf0 c అనేది f యొక్క అన్ని గుణకాలను భాగిస్తుంది కానీ ఇది సాధ్యం కాదు ఎందుకంటే f ప్రిమిటివ్ కాబట్టి గుర్తుంచుకోండి మనకు f ప్రిమిటివ్ అని ఇవ్వబడింది అంటే దాని అర్ధం f యొక్క కొయెఫిషియంట్ల యొక్క gcd 1 కాబట్టి f యొక్క అన్ని కొయెఫిషియంట్లను భాగించే యూనిట్ కాని మూలకం Z లో ఉండకూడదు కాబట్టి f తప్పనిసరిగా ZX లోకూడా ఇర్రెడ్యూసిబుల్ అవ్వాలి ఇది నిరూపణను పూర్తి చేస్తుంది QX లో f ఇర్రెడ్యూసిబుల్ అని మేము మొదట నిరూపించాము అది ZX లో ఇర్రెడ్యూసిబుల్ కాదు అనటానికి ఏకైక మార్గం ఏమిటి అంటే ఇది ఒక ఇంటిజర్ మరియు ఒక పాలినోమియల్ ల లబ్దం అని మేము వెంటనే తేల్చిచెప్పాము ఎందుకంటే దీనిని రెండు నాన్ కాన్స్టెంట్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయలేము ఇది స్పష్టమే కదా ఎందుకంటే ఒకవేళ దీనిని రెండు నాన్ కాన్స్టెంట్ ఇంటిజర్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయగలిగితే అప్పుడు దానిని రెండు నాన్ కాన్స్టెంట్ రేషనల్ పాలినోమియల్ ల లబ్దం గా వ్రాయవచ్చు మరియు ఇది QX లోని ఇర్రెడ్యూసిబులిటీ ని ఉల్లంఘిస్తుంది కాబట్టి సాధ్యమయ్యే ఏకైక ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే ఇంటిజర్ మరియు ఇంటిజర్ పాలినోమియల్ ల లబ్దం కానీ ఆ ఇంటిజర్ f యొక్క అన్నీ కొయెఫిషియంట్ లను తప్పనిసరిగా భాగించాలి కానీ f ప్రిమిటివ్ తద్వారా ఆ ఇంటిజర్ 1 లేదా 1 కాబట్టి ఇది f ఒక ప్రిమిటివ్ పాలినోమియల్ అయితే f అనేది ZX లో ఇర్రెడ్యూసిబుల్ అనే వాస్తవాన్ని రుజువు చేస్తుంది ఐసెన్స్టీన్ క్రైటీరియన్ ఎంత ఉపయోగకరంగా ఉందో వివరించడానికి ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను మీకు ఈ నిరూపణ స్పష్టమైందని నేను అనుకుంటున్నాను కాకపోతే మీరు మునుపటి వీడియోలను మళ్ళీ చూడండి ఈ నిరూపణ కూడా వాటిలాగే ఉంది కాబట్టి మీకు స్పష్టమవుతుంది ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం మనము ఇంతకు ముందే కొన్నింటిని చూశాము ఉదాహరణకు నేను X10 27X6213 ని తీసుకోవచ్చు ఇది ZX లో లేదా QX లో ఇర్రెడ్యూసిబుల్ అవుతుందా ఇది మొదట QX లో ఇర్రెడ్యూసిబుల్ మరియు ఇది ప్రిమిటివ్ అయినందున ఇది ZX లో కూడా ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఇది ఖచ్చితంగా ప్రిమిటివ్ ఎందుకంటే దీని కొయెఫిషియంట్లలో ఒక కొయెఫిషియంట్ 1 కాబట్టి జిసిడి 1 p 3 అవసరమైన నియమాలను సంతృప్తిపరుస్తుంది కాబట్టి 27 ను 3 భాగిస్తుంది కాబట్టి213 ను 3 భాగిస్తుంది మరియు 1 ని 3 భాగించదు ఇక్కడ 1 లీడింగ్ కోయెఫిషియంట్ మరియు 213 ను 9 భాగించదు 213 ను 9 భాగించదు దీనిని మీరు త్వరగా పరిశీలించవచ్చు అంటే p 3 అవుతుంది కాబట్టి ప్రతిసారీ మిమ్మల్ని ఒక పాలినోమియల్ ఇర్రెడ్యూసిబులా కాదా అని పరిశీలించమని అడిగినప్పుడు లేదా మీకు తెలుసుకోవాలని అనిపించినా మొదట ఏదైనా ప్రైమ్ పనిచేస్తుందో లేదో చూడండి అది కొన్నిసార్లు పనిచేయదు కొన్నిసార్లు ఐసెన్స్టీన్ క్రైటీరియన్ మీకు సమాధానం ఇవ్వదు సాధారణంగా ఒక పాలినోమియల్ ఇర్రెడ్యూసిబులా కాదా అని ధృవీకరించడానికి ఒక అల్గోరిథం అంటూ లేదు కాబట్టి మేము దీన్ని చేయడానికి కొత్త పద్ధతులను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మరియు ఐసెన్స్టీన్ క్రైటీరియన్ చాలా ఉపయోగకరమైన పద్దతి కొన్నిసార్లు మొదట మీకు ఐసెన్స్టీన్ క్రైటీరియన్ని వర్తింపజేయలేమని మీరు అనుకోవచ్చు కాని కొన్ని చిన్న సవరణలు చేయడం ద్వారా మీకు సమాధానం లభిస్తుంది ఉదాహరణకు ఇక్కడ మీరు X53X22 ను తీసుకుంటే ఇది ఒక పాలినోమియల్ మరియు మీరు ఇర్రెడ్యూసిబులా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే ఇది ఒక ప్రిమిటివ్ ఇది ఒకవేళ QX లో ఇర్రెడ్యూసిబుల్ అయితే అది ZX లో ఇరెడ్యూసిబుల్ అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద ఏ ప్రైమ్ పనిచేయదు ఎందుకంటే స్థిరాంకాన్ని భాగించే ప్రైమ్ 2 మాత్రమే X2 యొక్క కొయెఫిషియంట్ని భాగించే ప్రైమ్ 3 మాత్రమే 3 అనేది 2 ను భాగించదు 2 అనేది 3 ను భాగించదు కాబట్టి ఇక్కడ ఏ ప్రైమ్ కూడా లేదు కాబట్టి మీరు ఏమీ చేయలేరు ఒక చిన్న చిట్కా దీనిని f గా తీసుకుందాం దీనిని X3గా తీసుకుందాం మీరు fX1 తీసుకుంటే f X33X22 ఇప్పుడు మీరు fX1 ను తీసుకుంటే X బదులుగా X1 ని భర్తీ చేస్తాము అప్పుడు fX1 X133X122అవుతుంది ఇప్పుడు మీరు దీన్ని విస్తరించి మిళితం చేస్తే నేను దీన్ని త్వరగా చేస్తాను మరియు మీరు కూడా ఒకసారి తనిఖీ చేయవచ్చు మీకు f X36X29X6వస్తుంది p 3 ఇక్కడ బాగా సరిపోతుంది అంటే 3 లీడింగ్ కోయెఫీషియంట్ ని భాగించదు 6 ను 3 భాగిస్తుంది 9 ని 3 భాగిస్తుంది 6 ను 3 భాగిస్తుంది కానీ 6 ను 9 భాగించదు కాబట్టి fX1 ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది అని మనం నిర్ధారించవచ్చు కాబట్టి fX1 ఇర్రెడ్యూసిబుల్ మీరు ఏమి చేయవచ్చు ఇది ఐన్ స్టీన్ క్రైటీరియన్ వర్తించే పాలినోమియల్ కాబట్టి మరియు మనము అది QX లో ZX లో కూడా ఇర్రెడ్యూసిబుల్ అని చెప్పగలము ఎందుకంటే ఇది ఒక ప్రిమిటివ్ పాలినోమియల్ కాబట్టి ఇది ZX లో కూడా ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది కాని అసలు ప్రశ్న f కోసం మరియు f గురించి మీరు ఏమి చెప్పగలరు ZX లో కూడా f ఇర్రెడ్యూసిబుల్ అవుతుందని నేను చెప్తున్నాను అలా కాకపోతే మనం f ను ghగా వ్రాయవచ్చు ఇది పాలినోమియల్ ఐడెంటిటీ సరళత కోసం మొదట Qని చూద్దాం ఇది పాలినోమియల్ ఐడెంటిటీ ఇక్కడ g మరియు h లు పాసిటివ్ డిగ్రీ పాలినోమియల్ లు మరియు మనకు పాలినోమియల్ ఐడెంటిటీ ఉన్న ప్రతిసారీ మేము వేరియబుల్ను ఇతర ఎక్స్ప్రెషన్ ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి fX1 gX1hX1 గా ఉండాలి ఎందుకంటే మీరు రెండు వైపులా Xను X1చేత భర్తీ చేస్తున్నారు అయితే g పాజిటివ్ డిగ్రీ అయితే gX1 యొక్క డిగ్రీ కూడా పాజిటివ్ డిగ్రీ ఎందుకంటే మళ్ళీ g X3X2X అయితే gX1 లో X2పదం కూడా ఉంటుంది ఎందుకంటే X12లో X2 కనిపిస్తుంది కాబట్టి gX1 యొక్క డిగ్రీ g యొక్క డిగ్రీకి సమానం hX1 యొక్క డిగ్రీ h యొక్క డిగ్రీకి సమానం మరియు ఇక్కడ మీరు fX1 ను రెండు పాజిటివ్ డిగ్రీ పోలినోమియల్ ల లబ్దం గా వ్రాశారు ఇది fX1 యొక్క ఇర్రెడ్యూసిబులిటీను ఉల్లంఘిస్తుంది కాబట్టి fX1 ఐసెన్స్టీన్ క్రైటీరియన్ ద్వారా ఇరెడ్యూసిబుల్ అవుతుంది f రెడ్యూసిబుల్ అయితే fX1 కూడా రెడ్యూసిబుల్ అవుతుంది అనేది మునుపటి తీర్మానాన్ని ఉల్లంఘిస్తుంది కాబట్టి f కూడా ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది QX లో f ఇర్రెడ్యూసిబుల్ అయితే f అనేది ప్రిమిటివ్ అవుతుంది కాబట్టి f అనేది ZX లోకూడా ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఎందుకంటే ఇది ప్రిమిటివ్ అయితే మరియు QX లో ఇది ఇర్రెడ్యూసిబుల్ అయితే ఇది ZX లో ఇర్రెడ్యూసిబుల్ అని మేము ఇప్పటికే నిరూపించాము ఐసెన్స్టీన్ క్రైటీరియన్ కు నేను ఇచ్చే చివరి ఉదాహరణ వాస్తవానికి చాలా ఉపయోగకరమైన ఉదాహరణ మరియు సైక్లోటోమిక్ ఫీల్డ్ ఎక్స్టెన్షన్స్ అని పిలువబడే ఫీల్డ్లు మరియు ఫీల్డ్ ఎక్స్టెన్షన్స్ను అధ్యయనం చేసినప్పుడు ఇది వస్తుంది ఇది ఈ క్రింది ఉదాహరణ p ఏదైనా ప్రైమ్ ఇంటిజర్ అనుకుందాం f Xp 1Xp 2 X2X1 అని ఇవ్వబడింది అనుకుందాం నా ప్రశ్న ఏంటంటే ఇది QX పై ఇర్రెడ్యూసిబుల్ అవుతుందా అలా అయితే అది ZX పై ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది కానీ మనం ఏ ప్రైమ్ ను కూడా ఉపయోగించలేము ఐసెన్స్టీన్ క్రైటీరియన్ లో ఏ ప్రైమ్ కూడా పనిచేయదు ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని కొయెఫిషియంట్లు 1 కాబట్టి ఏ ప్రైమ్ కూడా ఈ కొయెఫిషియంట్ లను భాగించదు కానీ మళ్ళీ ఇక్కడ ట్రిక్ ఏంటంటే మునుపటి ఉదాహరణలో నేను చేసిన దానిని ఉపయోగించడం నేను ఇప్పుడు ఏమి చేస్తాను అంటే నేను f ను X 1 ద్వారా గుణిస్తే నేను ఏమి పొందగలను కాబట్టి నాకు Xp 1Xp 2 X2X1 వస్తుంది ఇప్పుడు మీరు దీన్ని గుణించినట్లయితే మీకు కేవలం Xp 1 వస్తుంది ఎందుకంటే మిగతా అన్ని పదాలు రద్దు చేయబడతాయి ఇక్కడ Xp 1 ఉంటుంది Xp 1 Xp 1 లు రద్దు అవుతాయి మీకు f ఇలా ఉంటుంది కానీ నేను y X 1 అని చెప్పాను కాబట్టి నేను ఇక్కడ వేరియబుల్స్ మారుస్తున్నాను ఇప్పుడు నేను ఏమి పొందగలను నేను ఈ సమీకరణంలో y ని పొందుతాను f Xp 1 లో నేను X 1 ని y తో భర్తీ చేస్తున్నాను అంటే yfy1 వస్తుంది ఇక్కడ X అంటే y1 కాబట్టి f fy1 అవుతుంది yfy1 y1p 1 అవుతుంది అయితే ఇది ఏమిటి ఇది yppyp 1pC2yp 2 py1 1గా ఉంటుంది ఇది py1pవచ్చేవరకు చేస్తాము మీరు y1pని బైనామియల్ సిద్ధాంతాన్ని ఉపయోగించి విస్తరిస్తే yppyp 1pC2yp 2 py1 1గా వస్తుంది మరియు చివరిలో 1 1 రెండు రద్దు అవుతాయి కాబట్టి మీకు yppyp 1pC2yp 2 pyవస్తుంది ఇప్పుడు ఇది మరింత ఆశాజనకంగా ఉంది ఇది ఇర్రెడ్యూసిబుల్ అని మీరు నిర్ధారించవచ్చు కాబట్టి ఐసెన్స్టీన్ క్రైటీరియన్ ప్రకారం ఇది f y1 అని అర్ధం మనము చేయవలసిన ప్రతిపాదన ఏంటంటే మరియు ఇది నేను మీ కోసం ఒక అభ్యాసం గా వదిలివేస్తాను ఇది చాలా సులభమైన అభ్యాసం p అన్నీ i లకు pCiని భాగిస్తుంది i విలువ 1 నుంచి p 1 వరకు ఉంటుంది i 1ని తీసుకుంటే pCi p అవుతుంది అప్పుడు దానిని p భాగిస్తుంది pC2 ని కూడా p ను భాగిస్తుంది pC3 ని కూడా p ను భాగిస్తుంది అలా కొనసాగించవచ్చు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే p అనేది ఒక ప్రైమ్ కారణం ఏంటంటే మీరు pCiని ఇలా వ్రాయవచ్చు ఇది నిర్వచనం ప్రకారం p i కాబట్టి మీరు i కొట్టివేసారు అనుకుందాం అప్పుడు మీకు p కాబట్టి నేను లవము మరియు హారం నుండి ని రద్దు చేసాను ఇప్పుడు మీరు దీనిని చూస్తే i అనేది p కంటే ఖచ్చితంగా తక్కువ కాబట్టి p హారం లో కనిపించడం లేదు i 3 i వరకు ఉంటుంది p హారం లో కనిపించదు అయితే p లవం లో కనిపిస్తుంది కాబట్టి p దీనిని భాగిస్తుంది ఇది శీఘ్ర ఆలోచన కానీ నేను ఈ వాదనను మీరు పూర్తి చేయాలి అనుకుంటున్నాను మరియు p అన్ని i లకు pCiను భాగిస్తుంది అని చూపించండి కాబట్టి ఐసెన్స్టీన్ క్రైటీరియన్ ప్రకారం yfy1 అనేది QX మరియు ZX లో ఇర్రెడ్యూసిబుల్ అవుతుంది ఎందుకంటే లీడింగ్ కోయెఫిషియంట్ ని తప్ప p ఇతర అన్ని గుణకాలను భాగిస్తుంది pC2 ని p భాగిస్తుంది pC3 ని కూడా p భాగిస్తుంది p అనేది p ని భాగిస్తుంది మరియు p2 చివరి గుణకాన్ని భాగించదు నేను ఇంకొంచెం కొనసాగిస్తాను మనకు yfy1 yppyp 1pC2yp 2 py ఉన్నది ఇప్పుడు నేను y తో రెండు వైపులా భాగిస్తాను అప్పుడు y రెండు వైపులా రద్దు చేయబడింది నాకు fy1 yp 1pyp 2pC2yp 3 p వస్తుంది మునుపటి పదం pC2 y2ద్వారా నేను భాగిస్తే తద్వారా మనకు pC2y p గా వస్తుంది ఇప్పుడు ఐసెన్స్టీన్ క్రైటీరియన్ ని అనువర్తించండి చూడండి ఇంతకుముందు మనం ఐసెన్స్టీన్ క్రైటీరియన్ ని వర్తింపచేయలేము ఎందుకంటే లీడింగ్ కోయెఫిషియంట్ స్థిర పదం 0 ఇప్పుడు మనం fy1 ని ఇర్రెడ్యూసిబుల్ అని మనం తేల్చవచ్చు కానీ fy1 అంటే ఏమిటి y 1 అనేది కేవలం X కదా అది మనం వేరియబుల్ X ని y1 గా మార్చాము అని గుర్తుంచుకోండి కాబట్టి fy1 ఇరెడ్యూసిబుల్ అందువల్ల f ఇరెడ్యూసిబుల్ అవుతుంది fy1 ఇర్రెడ్యూసిబుల్ అని గుర్తుంచుకోండి ఇది ZX లో అని చెప్పవచ్చు QX లేదా ZX లో అని చెప్పవచ్చు అయినా అది ఇక్కడ అసంబద్ధం p ఇక్కడ మొదటి కొయెఫిషియంట్ 1 ని కాకుండా ఇక్కడ ఉన్న అన్ని కొయెఫిషియంట్ లనును భాగిస్తుంది మరియు p2 స్థిర గుణకాన్ని భాగించదు కాబట్టి ఈ ఐసెన్స్టీన్ క్రైటీరియన్ ఇది QX లో ఇర్రెడ్యూసిబుల్ అని తేల్చడానికి వర్తిస్తుంది కానీ ఇది కూడా ప్రిమిటివ్ కాబట్టి ఇది ZX లో ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి fy1 అనేది ZX లో ఇరెడ్యూసిబుల్ కాబట్టి f అనేది ZX లో ఇర్రెడ్యూసిబుల్ ఎందుకంటే y 1 X కాబట్టి ఈ వీడియోలో మనము ఐసెన్స్టీన్ క్రైటీరియన్ ని చూశాము ఇది QX లేదా ZX లో ఇర్రెడ్యూసిబులిటీ ని నిరూపించడానికి చాలా ఉపయోగకరమైన పద్దతి మరియు మనము కొన్ని ఉదాహరణలను కూడా చూశాము కాబట్టి రింగ్ థియరీ ఈ కోర్సులో నేను చెప్పదలచుకున్నదాన్ని ఇంతటితో పూర్తి చేశాను తరువాతి 1 లేదా 2 వీడియోలలో నేను మనం రింగు లలో చర్ఛించిన అంశాలపై కొన్ని సమస్యలు చేస్తాను మరియు తరువాత మేము ఫీల్డ్ ల గురించి చర్చిస్తాము ధన్యవాదాలు